శుభాకాంక్షలు మూల్యాంకనం దశలో మాడ్యూల్ 2 యూనిట్ 14 కు స్వాగతం చివరి యూనిట్లో అమలు దశ యొక్క ఉప ప్రక్రియలను మనము అర్థం చేసుకున్నాము ఈ యూనిట్ యొక్క ఫలితం మూల్యాంకనం దశ యొక్క ఉప ప్రక్రియలను అర్థం చేసుకోవటం కోర్సు రూపకల్పన కోసం మేము ఉపయోగిస్తున్న ADDIE మోడల్లో మూల్యాంకనం దశ చివరి దశ మరియు ఇది సంక్షిప్త దశ అయినప్పటికీ ఈ రేఖాచిత్రాన్ని పరిశీలిస్తే మూల్యాంకనం రెండు వేర్వేరు సందర్భాలలో సంభవిస్తుందని మనం చూస్తాము ఇది చివరిలో సంక్షిప్త దశ విశ్లేషణ రూపకల్పన అభివృద్ధి అమలు ఆపై మూల్యాంకనం కానీ ప్రతి దశకు అనుసంధానించబడిన "మూల్యాంకనం" కూడా ఉంది మీరు సమాంతర వరుసలు విశ్లేషణ దశ రూపకల్పన దశ అభివృద్ధి దశ అలాగే అమలు దశను చూస్తే అవన్నీ మూల్యాంకనానికి అనుసంధానించబడి ఉంటాయి అంటే దాని నిర్మాణ రీతిలో మూల్యాంకనం దశ ప్రతి ఇతర దశకు అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి ఆ దశ యొక్క కార్యకలాపాలకు ఏవైనా పునర్విమర్శ లు అవసరమా అని నిర్ణయించడానికి ప్రతి దశ చివరిలో నిర్మాణాత్మక మూల్యాంకనం తీసుకోబడుతుంది ADDIE మోడల్లోని సాహిత్యంలో కొంతమంది రచయితలు ADDIE మోడల్ను కఠినమైన సీక్వెన్షియల్ మోడల్గా ఉపయోగించడం మరియు ఫీడ్బ్యాక్ లూప్లు లేకుండా చూసుకోవడం ఆపై ఆ ప్రాతిపదికన మోడల్ చాలా కఠినంగా ఉందని విమర్శించారు అయితే ADDIE మోడల్ కనీసం ప్రస్తుతం ఆమోదించబడిన ప్రామాణిక రూపంలో ప్రతి దశలో ఫీడ్బ్యాక్లను కలిగి ఉంటుంది ప్రతి దశ తరువాత ఇది ఒక మూల్యాంకనం ద్వారా వెళుతుంది మరియు మూల్యాంకనం దశ పునర్విమర్శ అవసరమని సూచిస్తే ఆ దశలోని కార్యకలాపాలు పునః సమీక్షించబడతాయి ప్రతి దశ చివరిలో మాకు ఒక మూల్యాంకన ప్రక్రియ జరుగుతోంది కానీ ఈ యూనిట్లో మేము ADDIE మోడల్ యొక్క సంక్షిప్త చివరి దశగా మూల్యాంకనం దశను చూస్తున్నాము ఈ దశలో కంటెంట్ కు పునర్విమర్శ మరియు మా బోధన అవసరమా అని నిర్ణయించడానికి మేము అభ్యాసకులను మరియు బోధనా వ్యవస్థను పరిశీలిస్తాము ఈ సందర్భంలో బోధన యొక్క తదుపరి సంస్కరణతో ఈ ప్రక్రియ పునరావృతమవుతుంది మూల్యాంకనం రెండు రీతుల్లో జరుగుతుంది కోర్సు రూపకల్పన డెలివరీ మరియు దాని అమలు పరంగా మొత్తం మోడల్ యొక్క ప్రభావాన్ని నిర్ణయించడానికి చివరి దశగా 4 దశల చివరలో మరియు తదుపరి సారి కోర్సు అందించేటప్పుడు ఏమైనా మార్పులు ఉండాలా అది సంక్షిప్త పాత్ర అంచనా దశ కోర్సు రూపకల్పన యొక్క ప్రతి ఉదాహరణ మరియు దాని ప్రవర్తనను అంచనా వేయాలి ఎందుకంటే ప్రతి డెలివరీ ఒక ప్రత్యేకమైన ఉదాహరణ మేము విశ్లేషణ రూపకల్పన మరియు దశలను అభివృద్ధి చేసినప్పటికీ ప్రతి అమలు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ కాబట్టి కోర్సు ఫలితాల మెరుగైన సాధన కోసం ప్రణాళిక వేయడానికి మరియు కోర్సు ఫలితాల మెరుగైన సాధన ద్వారా మేము ప్రోగ్రామ్ ఫలితాల మెరుగైన సాధనను పొందగలుగుతాము మరియు కోర్సు సమర్పణ యొక్క తరువాతి సందర్భంలో ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను పొందగలగాలి ఈ మెరుగుదల పని ప్రోగ్రామ్ స్థాయిలో మేము భరోసా ఇవ్వడం ద్వారా ప్రోగ్రామ్ ఫలితాల సాధన స్థాయిలు మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలు కూడా తదుపరి సమయంలో మెరుగుపరచబడతాయి మూల్యాంకనం బోధకుడితో పాటు తోటివారు మరియు విద్యార్థులచే స్వీయ మూల్యాంకనం కావచ్చు వాస్తవానికి విద్యార్థులచే మూల్యాంకనం ఖచ్చితంగా కావాలి మరియు సహచరులతో సాధ్యమైతే మరియు మనకు లభించే ఈ అభిప్రాయం తదుపరిసారి కోర్సు డెలివరీ అభివృద్ధికి ఆధారం అవుతుంది మూల్యాంకనం దశ యొక్క అనేక ఉప ప్రక్రియలు ఉన్నాయి మాకు కోర్సు నిష్క్రమణ సర్వే ఉంది కోర్సు యొక్క CO ల యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష సాధనను కంప్యూటింగ్ రూపకల్పన దశలో ఇంతకుముందు CO ల కోసం సాధించాల్సిన లక్ష్య స్థాయిలను మేము ఇప్పటికే నిర్ణయించాము రూపకల్పన దశలో మేము CO ల సాధన కోసం కొన్ని లక్ష్య స్థాయిలను నిర్ణయించాము మరియు మూల్యాంకన దశలో మేము వాస్తవానికి CO ల యొక్క ప్రత్యక్ష మరియు పరోక్ష సాధనను లెక్కిస్తున్నాము అప్పుడు లక్ష్య స్థాయిలు మరియు వాస్తవ సాధన స్థాయిల ఆధారంగా CO సాధనలలోని అంతరాలను తగ్గించడానికి చర్యలను ప్రతిపాదిస్తుంది ఒకవేళ సాధించే స్థాయి లక్ష్య స్థాయికి చేరుకోకపోతే లేదా సాధించే స్థాయిలు లక్ష్య స్థాయికి చేరుకున్నట్లయితే లక్ష్య స్థాయిలను పెంచడం గురించి మనం ఆలోచించవచ్చు అప్పుడు CO లను సాధించడం ద్వారా మేము PO లు మరియు PSO లను కూడా లెక్కించాలి అమలు దశలో మేము ప్రతి బోధనా యూనిట్ తర్వాత పరిశీలనలు చేసాము ప్రతి బోధనా యూనిట్ తర్వాత బోధకుడు పరిశీలనలను రికార్డ్ చేసేవాడు వీటన్నిటి ఆధారంగా మనం కోర్సు యొక్క "అమలు" గురించి సారాంశ పరిశీలనలు చేయవచ్చు ఏదైనా అందుబాటులో ఉంటే తోటివారి అభిప్రాయం మెరుగుదల కోసం సూచనలు ఇతర వనరులు అందుబాటులో ఉంటే మేము వారి నుండి అభిప్రాయాన్ని కూడా పొందవచ్చు మూల్యాంకనం దశ పీర్ యొక్క ఫలితాలను సమీక్షించండి మూల్యాంకనం దశ కూడా వాస్తవానికి నిలువు మూల్యాంకన బ్లాక్తో అనుసంధానించబడిందని గమనించండి అంటే ఈ దశను కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది కాబట్టి స్పష్టంగా ఈ నమూనాలో ఇన్పుట్ అవుట్పుట్ సంబంధం ఉంది అంటే ఒక దశ యొక్క అవుట్పుట్ తదుపరి దశకు ఇన్పుట్ అవుతుంది కానీ ప్రతి దశ చివరిలో సమాంతర మూల్యాంకన దశ కూడా ఉంది మేము మూల్యాంకనం చేయాలి మూల్యాంకనం దశ చివరిలో మేము ఉత్పత్తి చేసే పత్రాలు మన దగ్గర ఉన్నది చెల్లుబాటు అయ్యే సమాచారం అని నిర్ధారించడానికి అవన్నీ పరిశీలించాలి ముఖ్యమైన విషయాలలో ఒకటి కోర్సు నిష్క్రమణ సర్వే ఇది సంక్షిప్తమైనది మరియు కోర్సును మళ్లీ అందించేటప్పుడు అమలును మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులు ఈ డేటాను అందిస్తారు మరియు CO ల యొక్క పరోక్ష సాధనను లెక్కించడంలో కూడా దీనిని ఉపయోగించవచ్చు అందువల్ల కోర్సు నిష్క్రమణ సర్వే నుండి వచ్చిన డేటా అమలును మెరుగుపరచడానికి ఇన్పుట్లను అందిస్తుంది అలాగే ఇది CO ల యొక్క పరోక్ష సాధనకు డేటాను అందిస్తుంది ప్రధానంగా CO లను సాధించడం కంప్యూటింగ్ అన్ని అసెస్మెంట్ సాధనాలు అంతర్గత పరీక్షలు క్విజ్లు అసైన్మెంట్లు సెమిస్టర్ మరియు పరీక్షలలో విద్యార్థుల పనితీరుపై ఆధారపడి ఉంటుంది అయినప్పటికీ మేము కోర్సు నిష్క్రమణ సర్వే ద్వారా పరోక్ష మార్గంలో సాధించడాన్ని కూడా లెక్కించవచ్చు CO లను సాధించడానికి లక్ష్యాన్ని గుర్తించడం అవసరం మరియు ఇది మేము చూసినది సాధారణంగా డిజైన్ దశలో జరుగుతుంది అప్పుడు సాధనలో అంతరాన్ని కూడా లెక్కించాలి లక్ష్యం మరియు వాస్తవ సాధన మధ్య అంతరం సానుకూలంగా ఉంటే అప్పుడు బోధకుడు అంతరాన్ని తగ్గించగల అదనపు బోధనా కార్యకలాపాల కోసం ప్రణాళిక చేయాలి లక్ష్య స్థాయి కంటే సాధించే స్థాయి తక్కువగా ఉంటే తదుపరిసారి కోర్సు డెలివరీ అయినప్పుడు మెరుగుదలల కోసం మేము ప్లాన్ చేయాలి తద్వారా అంతరం తగ్గుతుంది మరోవైపు సాధించే స్థాయి లక్ష్య స్థాయికి సమానం లేదా లక్ష్య స్థాయి కంటే ఎక్కువగా ఉంటే అంటే అంతరం 0 లేదా ప్రతికూలంగా ఉంటే మేము లక్ష్యాన్ని పెంచుకోవచ్చు లక్ష్యాన్ని సాధించినప్పుడు కూడా అదే విధంగా ఉండాలని బోధకుడు కోరుకునే అవకాశం ఉంది మరియు అదే జరిగితే బోధకుడు అలా చేయటానికి కారణాలను పేర్కొనాలి బహుశా ఈ బ్యాచ్ కోసం మేము దానిని సాధించాము తదుపరి బ్యాచ్కు కూడా ఇన్స్ట్రక్షనల్ డెలివరీ బాగుంటుందో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు అందువల్ల మీరు మరో బ్యాచ్ కోసం చూడాలనుకుంటున్నారు మరియు రెండవ బ్యాచ్ కోసం కూడా మీరు నిర్దేశించిన లక్ష్యాలను సాధించగలిగితే మేము లక్ష్యాన్ని పెంచాలనుకుంటున్నాము ఒకే లక్ష్య స్థాయిని నిలుపుకోవటానికి బోధకుడికి ఇలాంటి తార్కికం ఉండే అవకాశం ఉంది అది అలా అయితే బోధకుడు ఆ కారణాలను పేర్కొనాలి లక్ష్యాలను చేరుకో నప్పుడు లేదా లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు అదే లక్ష్యాన్ని నిలుపుకోవటానికి లేదా లక్ష్యాన్ని సాధించినప్పుడు లక్ష్యాన్ని పెంచడానికి అంతరాన్ని తగ్గించడానికి సాధించే స్థాయిలను పెంచడానికి మేము మెరుగుదలలను ప్లాన్ చేస్తాము కాబట్టి ఈ చర్యలలో ఒకటి మనం చేయవలసి ఉంది మరియు అది మూల్యాంకన దశలో భాగం కోర్సు ఫలితాల సాధన ఆధారంగా పిఒలు మరియు పిఎస్ఓల సాధనను కూడా మనం లెక్కించాలి కోర్సులు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన అంశాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా కోర్ కోర్సులు మరియు పిఒలు మరియు పిఎస్ఓలు ప్రధానంగా కోర్సుల ద్వారా సాధించాలి సహ పాఠ్య పాఠ్యేతర కార్యకలాపాలు మరియు ఇతర కార్యకలాపాలు బహుశా PO లు మరియు PSO ల సాధనకు దోహదం చేస్తాయి కానీ పిఒలు మరియు పిఎస్ఓలు కోర్సుల ద్వారాపెద్దగా సాధించాలి పిఓలు మరియు పిఎస్ఓల సాధనను COs సాధన నుండి లెక్కించాలి సహజంగానే ప్రతి CO PO లు మరియు PSO ల యొక్క ఉపసమితిని పరిష్కరిస్తుంది మరియు ప్రతి CO ప్రసంగించిన PO లు మరియు PSO లకు సంబంధించిన పరస్పర సంబంధం కలిగి ఉంటుంది సహసంబంధ బలం తక్కువ మితమైన లేదా అధికంగా ఉంటుందని మేము మునుపటి యూనిట్లలో చూశాము సహసంబంధ బలం మరియు CO ల యొక్క వాస్తవ స్థాయిని బట్టి PO లు మరియు PSO ల యొక్క సాధించే స్థాయిలను లెక్కించాల్సిన అవసరం ఉంది పిఒలు మరియు పిఎస్ఓల సాధనను లెక్కించడానికి ప్రత్యేకమైన ప్రక్రియ లేదు మునుపటి మాడ్యూల్లో మేము ఒక సాధారణ ప్రక్రియను ఇచ్చాము దీని ద్వారా PO లు మరియు PSO ల యొక్క సాధించే స్థాయిలను లెక్కించవచ్చు ఇది సహసంబంధ బలం మరియు సంబంధిత CO ల యొక్క వాస్తవ సాధన స్థాయిపై ఆధారపడి ఉంటుంది మేము ఏ ప్రక్రియను ఎంచుకున్నా అది అమలు చేయడానికి సహేతుకంగా సరళంగా ఉండాలి ఎందుకంటే మేము దానిని అన్ని కోర్సులలో అమలు చేయాలి మరియు సంస్థ యొక్క అన్ని ప్రోగ్రామ్ల యొక్క అన్ని కోర్సులకు ఇది అనుసరించాలి కాబట్టి ఇన్స్టిట్యూట్లో ప్రోగ్రామ్లలో అన్ని కోర్సుల్లో ఒక సాధారణ ప్రక్రియను కలిగి ఉండటం అవసరం మేము ఇంతకుముందు చర్చించిన ఒక సాధారణ ప్రక్రియను అవలంబించవచ్చు ఆ ప్రక్రియ యొక్క ఏదైనా ఇతర ప్రక్రియ లేదా వైవిధ్యాలు కావాలనుకుంటే అది సంస్థ అంతటా సాధారణమైనంతవరకు మంచిది అమలు దశలో ప్రతి బోధనా యూనిట్ తరువాత బోధకుడు పరిశీలనలు చేస్తారని కూడా మేము చూశాము ఈ సూచనలు ప్రతి బోధనా యూనిట్ తర్వాత ఇవ్వబడతాయి విద్యార్థుల పనితీరుపై విద్యార్థులే అందించిన అభిప్రాయం కూడా ఉంది ప్రతి అంచనా తరువాత ప్రతి క్విజ్ తర్వాత లేదా ప్రతి పరీక్ష తర్వాత లేదా ప్రతి అసైన్మెంట్ సమర్పించిన తర్వాత వారి పనితీరుపై విద్యార్థులకు అభిప్రాయం ఇవ్వబడుతుంది మిడ్ కోర్సు సర్వేలో విద్యార్థుల నుండి సేకరించిన అభిప్రాయం అందుబాటులో ఉంది కోర్సు చివరిలో విద్యార్థుల నుండి పొందే అభిప్రాయం కోర్సు నిష్క్రమణ సర్వే అందుబాటులో ఉంది ప్రతి బోధనా యూనిట్ తర్వాత మాకు పరిశీలనలు ప్రతి అంచనా తర్వాత అభిప్రాయం మిడ్ కోర్సు సర్వేల సమయంలో అభిప్రాయం మరియు కోర్సు నిష్క్రమణ సర్వే డేటా వీటన్నిటి ఆధారంగా బోధకుడు సారాంశ పరిశీలనలను వ్రాయాలి ఈ సారాంశం పరిశీలనలు తదుపరిసారి కోర్సు అందించేటప్పుడు బోధనా నాణ్యతను మెరుగుపరచడంలో బోధకుడికి చాలా విలువైనవి ఈ సారాంశ పరిశీలనలలో ప్రణాళికాబద్ధమైన గంటలలో పదార్థాన్ని కవర్ చేయడంలో ఇబ్బందులు ఉన్న ప్రాంతాలు ఏమిటి స్టిక్కీ పాయింట్లు ఏమిటి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అవసరమైన ముందస్తు జ్ఞానానికి సంబంధించిన సమస్యలు ఏమిటి ముఖ్యంగా కష్టమని రుజువు చేస్తున్న CO లు ఏమిటి ఈ సారాంశ పరిశీలనల నుండి ఈ రకమైన సమస్యలన్నింటినీ పొందవచ్చు మరియు తదుపరిసారి కోర్సు డెలివరీ అయినప్పుడు బోధనా నాణ్యతలో మెరుగుదలలను ప్లాన్ చేయడానికి ఇది ఆధారం అవుతుంది సెషన్లు మరియు బోధనా సామగ్రిపై పరిశీలనలు ఇవ్వమని బోధకుడు సహోద్యోగిని అభ్యర్థించగలిగితే అది చాలా విలువైనది ఎందుకంటే దీనిని అమలు చేయడానికి గణనీయమైన సహకార వాతావరణం అవసరం ఇక్కడ ఇవ్వబడిన అభిప్రాయం మూల్యాంకనం యొక్క ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది మరియు ఇది నిజంగా ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయంగా లేదా వ్యక్తిగత అప్రతిష్టగా పరిగణించబడదు కార్పొరేషన్కు అనుకూలమైన వాతావరణం ఉండాలి మరియు అది అందుబాటులో ఉంటే అప్పుడు బోధకుడు సహోద్యోగిని సెషన్లు మరియు బోధనా సామగ్రిపై పరిశీలనలు ఇవ్వమని అభ్యర్థించవచ్చు అలాగే సాధారణంగా ప్రతి ఇన్స్టిట్యూట్లో అసెస్మెంట్ సాధనాల నాణ్యతను తనిఖీ చేసే యంత్రాంగం ఉందని మేము చూశాము ఉదాహరణకు భాషకు సంబంధించి అసెస్మెంట్ సాధనాల నాణ్యత స్పష్టత CO ల కవరేజ్ ప్రశ్నలు ఎదురయ్యే అభిజ్ఞా స్థాయిలు మరియు సంబంధిత CO ల యొక్క అభిజ్ఞా స్థాయిలు ఈ సమస్యలన్నింటికీ సంబంధించి సాధారణంగా పరిశీలన ప్రక్రియ ఉంటుంది ఇక్కడ అంచనా సాధనాలు సమీక్షించబడతాయి ఈ కమిటీ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తదుపరిసారి డెలివరీ అయినప్పుడు కోర్సు యొక్క మెరుగుదల కోసం ప్రణాళికలు రూపొందించడానికి సహాయపడుతుంది అలా కాకుండా బోధనా సామగ్రి అభ్యాస సామగ్రి సెషన్ల వాస్తవ ప్రవర్తనను పరిశీలించి అభిప్రాయాన్ని అందించమని సహోద్యోగులను అభ్యర్థించవచ్చు ఇది సహోద్యోగి యొక్క కంటి ద్వారా చూసినట్లుగా కోర్సును చూడటానికి మాకు అనుమతిస్తుంది మరియు ఈ సమాచారం కోర్సు యొక్క మెరుగుదలలను ప్లాన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మేము సమాచారాన్ని పొందవలసిన బహుళ వనరులు ఉన్నాయి మరియు ఈ సమాచారం తదుపరి సారి డెలివరీ అయినప్పుడు కోర్సు యొక్క మెరుగుదలలను ప్లాన్ చేయడానికి కలిసి ఉంటుంది కొన్ని ఇన్స్టిట్యూట్లలో బోధకుడు తదుపరిసారి కోర్సును అందించకపోవటం చాలా సాధ్యమేనని గమనించండి బోధకుడు ఈ సంస్థను విడిచిపెట్టినందున లేదా ఈ బోధకుడికి కేటాయించిన వేరే కోర్సు ఉంది అయినప్పటికీ కోర్సు ఫైల్లో నమోదు చేయబడిన ఈ పరిశీలనలన్నీ తదుపరిసారి కోర్సును నేర్పించాలని యోచిస్తున్న బోధకుడికి చాలా సహాయపడతాయని గమనించాలి ఆ కోణంలో ఈ సమాచారం సంచితంగా అందువల్ల ఒక బోధకుడు దానిని విభాగానికి తోడ్పాటుగా చూడాలి అదే బోధకుడు తదుపరిసారి కోర్సును అందించడానికి ప్రణాళిక చేయకపోయినా ఈ సమాచారం శ్రద్ధగా రికార్డ్ చేయాలి మరియు ప్రణాళిక ప్రక్రియలోకి వెళ్ళే మొత్తం డేటా కూడా అందుబాటులో ఉండాలి తరువాతి డెలివరీలో కోర్సు యొక్క వాస్తవ కంటెంట్లో చిన్న వ్యత్యాసాలు ఉండవచ్చు కోర్ కోర్సులకు సంబంధించి ప్రతి సంవత్సరం మార్పు లు సంభవించడం చాలా తక్కువ కానీ సూత్రప్రాయంగా టైర్ I ఇన్స్టిట్యూట్ కోర్ కోర్సులకు కూడా కోర్సు కంటెంట్లో చిన్న మార్పులు చేయడం సాధ్యపడుతుంది ఎలిక్టివ్ కోర్సుల విషయానికి వస్తే గణనీయమైన మార్పులు కూడా సంభవించవచ్చు కానీ కోర్సులో ఇటువంటి మార్పులు సంభవించినప్పుడు కూడా మేము సేకరించిన సమాచారంలో కొంత భాగం చాలా సందర్భోచితంగా ఉండకపోవచ్చు కానీ సేకరించిన ఫీడ్బ్యాక్లో గణనీయమైన భాగం కోర్సును మెరుగుపరిచే ప్రణాళికల్లో గణనీయమైన భాగం అవి సంబంధితంగా ఉంటాయి అందువల్ల కోర్సు విషయాలలో కొన్ని మార్పులు సంభవించే పరిస్థితులలో కూడా ఈ ప్రక్రియను శ్రద్ధగా పాటించాలి మరియు అవసరమైన మొత్తం డేటాను సేకరించి నమోదు చేస్తారు అవసరమైన తదుపరి అంశం కోర్సును బట్వాడా చేసేటప్పుడు మెరుగుపరచడానికి ఈ రకమైన ప్రణాళిక ఉపయోగపడుతుంది పిఒలు మరియు పిఎస్ఓలను కంప్యూటింగ్ పరంగా కూడా ఇది చాలా ముఖ్యమైనదని మేము చూశాము మరియు సిఓల సాధన స్థాయిలో మెరుగుదల ఉంటే పిఒలు మరియు పిఎస్ఓల సాధించే స్థాయిలు కూడా మెరుగుపడతాయి మరియు నాణ్యమైన లూప్ యొక్క మూసివేత కోర్సు స్థాయిలో మరియు ప్రోగ్రామ్ స్థాయిలో అవసరం కాబట్టి మూల్యాంకన దశను మనం ఇలాగే చూడాలి మెరుగుదలల కోసం సూచనలు మెరుగుదల లక్ష్యాలను సాధించిన వాస్తవ స్థాయిలు రూపకల్పన దశలో మరియు సాధించే స్థాయిలు లక్ష్య స్థాయికి చేరుకున్నాయా లేదా అవి చేరుకోలేకపోతే వారు చేరుకోవడానికి ఎంత మార్జిన్ ఉంది మరియు అవి లక్ష్య స్థాయిలను మించి ఉంటే వారు లక్ష్య స్థాయిలను మించి ఎంత మార్జిన్ ద్వారా కోర్సు యొక్క అన్ని అంశాలపై తోటివారి నుండి అభిప్రాయం తీసుకోవాలి బోధనా సామగ్రి అభ్యాస సామగ్రి ఉపయోగించిన అసెస్మెంట్ సాధనాలు ప్రతి వ్యక్తి మదింపు పరికరం యొక్క నాణ్యత మొత్తం అంచనా ప్రణాళిక మిడ్ కోర్సు సర్వేలతో పాటు కోర్సు ఎగ్జిట్ సర్వే ద్వారా విద్యార్థుల ఫీడ్బ్యాక్ కూడా లభిస్తుంది కాబట్టి వీటన్నిటి ఆధారంగా మేము మెరుగుదల కోసం సూచనలు చేస్తాము మరియు చెప్పినట్లుగా వీటిని రికార్డ్ చేసి విభాగానికి అందుబాటులో ఉంచాలి అదే బోధకుడు తదుపరిసారి కోర్సును అందించకపోయినా ఇవి అవసరం వాస్తవానికి అదే బోధకుడు అందిస్తుంటే అది చాలా గొప్పది బోధకుడు ఖచ్చితంగా అమలు చేయగలడు ఈ మెరుగుదల ప్రణాళికలన్నింటినీ పొందుపరచగలడు మరియు అధిక స్థాయి CO సాధనను సాధించగలడు కాబట్టి మూల్యాంకనం దశ యొక్క ముఖ్యమైన అంశం ఇది వ్యాయామం మూల్యాంకన దశకు దోహదపడే అదనపు ప్రక్రియలను ఇవ్వండి వ్యాయామం యొక్క ఫలితాలను story iisctagmail com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు తదుపరి యూనిట్లో కోర్సు నిష్క్రమణ సర్వే యొక్క రూపకల్పన మరియు ఉపయోగాన్ని మేము అర్థం చేసుకుంటాము ఇప్పటికే గుర్తించినట్లుగా కోర్సు యొక్క అన్ని అంశాలకు సంబంధించి విద్యార్థుల నుండి అభిప్రాయాన్ని పొందటానికి కోర్సు నిష్క్రమణ సర్వే చాలా ముఖ్యమైన భాగం కోర్సు నిష్క్రమణ సర్వే రూపకల్పన మరియు కోర్సు నిష్క్రమణ సర్వే నుండి డేటాను ఉపయోగించడం కోర్సు యొక్క అభివృద్ధి ప్రణాళికలలో ముఖ్యమైన భాగం ధన్యవాదాలు మరియు బై